మానవ వనరుల నిర్వహణపై తరగతికి తిరిగి స్వాగతం నా పేరు ఆరాధన మాలిక్ ఈ కోర్సు చేయడానికి నేను మీకు సహాయం చేస్తున్నాను చివరి తరగతిలో మనము చెల్లింపులు మరియు ప్రోత్సాహక వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాము మరియు వ్యక్తుల కోసం చెల్లింపులు మరియు ప్రోత్సాహక వ్యవస్థల గురించి చర్చించాము ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలను మళ్ళీ చూద్దాం పనితీరు ప్రోత్సాహకాల కోసం అవసరమైన వాటి గురించి మనము మాట్లాడాము మనము ఎగ్జిక్యూటివ్ ల ప్రోత్సాహకాల గురించి కూడా మాట్లాడాము మరియు దీన్ని మీకు పూర్తిగా వివరించడానికి నాకు అవకాశం లేదు కాబట్టి దీన్ని పూర్తి చేయడానికి నేను ఈ అవకాశాన్ని తీసుకుంటాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ల కోసం దీర్ఘకాలిక ప్రోత్సాహక ప్రణాళికలు ఎలా మరియు ఎందుకు అవసరమో మరియు అవి ఎలా అమలు చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలుసు కాబట్టి స్వల్పకాలిక ప్రోత్సాహకాలు స్వల్పకాలిక ఉత్పాదకత ఫలితానికి వాటి విలువ స్వల్పకాలికం గా సూచించబడతాయి సంస్థతో ఎక్కువ కాలం ఉన్న లేదా సంస్థలో ఎక్కువ వాటా ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ల కోసం మనం నిజంగా స్వల్పకాలిక ప్రోత్సాహకాలతో సరిపెట్టలేము వారికి ప్రోత్సాహకాలు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అందువల్ల సంస్థలో అధిక వాటాను కలిగి ఉన్న వారు చాలా ఎక్కువ బాధ్యత తీసుకుంటున్నందున మనము వారిని కంపెనీతో కట్టిపడేశామని మీకు తెలుసు అందువల్ల చాలా ఎక్కువ బాధ్యతలు తీసుకుంటున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రోత్సాహకాల యొక్క విలువను పెంచడానికి ఎవరు చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు సంస్థలో అధిక వాటా ఉన్న వారు దీర్ఘకాలిక ప్రోత్సాహకాల కోసం ప్లాన్ చేయాలి అప్పుడు దీర్ఘకాలిక ప్రణాళికలు సీనియర్ మేనేజ్మెంట్ కు స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తాయి కాబట్టి మనము వారికి దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను ఇచ్చినప్పుడు దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు వారికి ఇవ్వబడిన ప్రోత్సాహకాలను సూచిస్తాయని ఎందుకంటే కొంతకాలం తర్వాత అది ఫలవంతమవుతుంది అని మనము వారికి హామీ ఇస్తున్నాము మరియు అవి విలువలో చాలా ఎక్కువ మరియు అవి ఎగ్జిక్యూటివ్లకు మరింత అర్ధవంతమైనవిగా గుర్తించబడతాయి కాబట్టి సంస్థతో ప్రజలు స్థిరత్వం అనుభూతి చెందుతారు ముఖ్యంగా సీనియర్ మేనేజ్మెంట్ కొత్త మార్కెట్లను తెరిచే మరియు పాత వాటిని పునరుద్ధరించే కొత్త ప్రక్రియల ప్లాంట్స్ మరియు ఉత్పత్తుల అభివృద్ధికి కూడా ఇవి దోహదపడతాయి లాభాలకు స్వల్పకాలిక కాంట్రిబ్యూషన్ కాకుండా వ్యూహాత్మక లాభాల రూపకల్పన చేయడం కాబట్టి దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు సాధారణంగా సంస్థ యొక్క దీర్ఘకాలిక వ్యూహంతో ముడిపడి ఉంటాయి కొంతకాలం తర్వాత మీ మేనేజ్మెంట్ బృందంలో ఎవరిని ఉంచాలని మీరు అనుకుంటారో వారి కోసం మీరు ప్లాన్ చేస్తారు నిర్వహణ బృందం అంటే సంస్థను నడిపే వ్యక్తులు కాబట్టి మనము దీర్ఘకాలిక వ్యూహం గురించి మాట్లాడేటప్పుడు ప్రణాళికలో ఉన్న పనులను ఎవరు నిర్వహించబోతున్నారో మరియు ఎలా నిర్వహించాలో సంస్థను ఎవరు నడిపించబోతున్నారో అన్ని కూడా వ్యూహం ద్వారా తెలుసుకోవచ్చు ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎక్కువ కాలం పదవిలో కొనసాగే అవకాశం ఉందని మీకు తెలిస్తే ప్రణాళికలు ఫలవంతమవుతాయని మరియు ఆ ప్రణాళికలను మూల్యాంకనం చేసి సంస్థ యొక్క వ్యూహాత్మక లక్ష్యాలను కొంతవరకు లేదా ఏదో ఒకవిధంగా సాధించడానికి వాటిని మరింత అభివృద్ధి చేయండి ఆ తర్వాత ప్లాన్ చేయడం సులభం గా ఉంటుంది వ్యవహారాల అదికారిగా ఎవరు ఉండబోతున్నారో మీకు తెలియకపోతే ఈ విషయాల కోసం ప్రణాళిక వేయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి సంస్థలో ఎక్కువ వాటా ఉన్న ప్రజలు ప్రక్రియలును మరియు ఫలితాల యాజమాన్యం ని వారు సొంతం చేసుకునే అవకాశం ఉంది ఈ ప్రక్రియలతో బంధం ఉన్నట్లు వారు భావిస్తారు వారు చేపట్టే కార్యకలాపాలకు వారు బాధ్యతను స్వీకరించే అవకాశం ఉంది కాబట్టి సంస్థ యొక్క వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ప్రక్రియల యాజమాన్యం ఒక ముఖ్యమైన అంశం మరియు అందువల్ల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కోసం దీర్ఘ కాల ప్రోత్సాహకాల కోసం మనకు దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయి దిగువ స్థాయి ఉద్యోగులకు ప్రోత్సాహకాలు మనము పనిభారం ప్రమాణాలను చేయాలి మోషన్ స్టడీ చేయడానికి ఉద్యోగ విశ్లేషణ ద్వారా ఉద్యోగాన్ని వివరించడం మేనేజ్మెంట్ యొక్క బాధ్యత ఇది ఉద్యోగం వాస్తవానికి ఎలా చేయాలో నిర్ణయిస్తుంది ఉద్యోగం ఎలా చేయాలి అని దశల వారీ విధానం నిర్ణయించండి ఒక నిర్దిష్ట ఉద్యోగం చేయడానికి ఎంత సమయం పడుతుందో సమయ అధ్యయనం చేసి నిర్ణయించండి దిగువ స్థాయి ఫ్రంట్లైన్ ఉద్యోగులకు సంబంధించినంతవరకు మనకు మార్గదర్శకాలు ఉన్నాయి ఫ్రంట్లైన్ ఉద్యోగులు చేసే ఉద్యోగాలు సాధారణంగా అధికంగా పునరావృతమయ్యేవి వారి జాబ్ సైకిల్ చిన్నదిగా కలిగి ఉంటారు మరియు వారు స్పష్టంగా కొలవగల ఉత్పత్తిని కలిగి ఉంటారు సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి లేదా సేవ రకం సేవా బట్వాడా పద్ధతి సేవ మరియు లేదా ఉత్పత్తి యొక్క పరిమాణం మరియు చట్టపరమైన మరియు సామాజిక ఒత్తిళ్లతో సహా సంస్థాగత అవసరాల ద్వారా అవి ప్రభావితమవుతాయి కాబట్టి ప్రోత్సాహకాలు ఈ పనిభారం ప్రమాణాల చుట్టూ కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది మనము పనిభారం ప్రమాణాలను నిర్దేశిస్తాము మరియు దిగువ స్థాయి ఉద్యోగులను వారు చేస్తున్న ప్రతి దశలో మరియు వారు చేపడుతున్న ప్రతి పనికి ప్రోత్సహించడానికి మనము ప్లాన్ చేస్తున్నాము ఈ రోజు నేను ప్లాన్ చేసినదానికి వెళ్దాం ఈ రోజు మనం జట్టు ప్రోత్సాహకాల గురించి మాట్లాడుతాము వ్యక్తిగత ప్రోత్సాహకాల గురించి మనం మాట్లాడాము ఇవి వ్యక్తులకు ఇవ్వబడతాయి జట్టు ప్రోత్సాహకాలు ఒక ఉద్దేశ్యంతో ఒక ప్రాజెక్ట్ చేపట్టే వ్యక్తుల సమూహాలకు జట్లకు ఇవ్వబడతాయి జట్టు అనేది ఒకే లక్ష్యము ఉన్న సమూహం తప్ప మరొకటి కాదు కాబట్టి మీరు జట్టును ఎలా ప్రోత్సహిస్తారు ప్రోత్సహించడం వల్ల కలిగే ప్రయోజనాలలో మొదటిది లైన్ కార్మికులకు అవసరమైన సేవలను అందించే కార్మికులకు రివార్డ్ లు ఇవ్వడం సాధ్యపడుతుంది పరోక్ష శ్రమ లో ఉన్న వారికి ఇంకా సాధారణ మూల వేతనం మాత్రమే చెల్లిస్తారు కాబట్టి మనము జట్టును ప్రోత్సహించినప్పుడు మనము సహకారాన్ని ప్రోత్సహిస్తాము పోటీనీ కాదు మనము కార్మికుల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తాము మరియు మనము మొత్తం జట్టుకు ప్రయోజనాలను ఇస్తాము వ్యక్తిగత వ్యక్తుల సహకారం చాలా ముఖ్యమైనదిగా గుర్తించబడదు ముఖ్యంగా సహాయక సిబ్బంది ఒక ఫోరమ్ లో ఒక విద్యార్థి నన్ను ఒక ప్రశ్న అడిగారు నేను దానికి ప్రతిస్పందించానా లేదా బహుశా అది ఒక మెయిల్ ఆ అని నాకు గుర్తులేదు కాని ఏమైనా నేను ఇప్పుడు దానిపై స్పందిస్తున్నాను మరియు ప్రశ్న లైన్ వర్కర్ మరియు స్టాఫ్ వర్కర్ మధ్య తేడా ఏమిటి స్టాఫ్ వర్కర్స్ ముఖ్యంగా మీ చుట్టూ తిరుగుతూ మీ అందరికీ మీ కార్యాలయాల్లో అటెండర్లు ఉంటారు కాబట్టి మీకు అన్ని లావాదేవీల జాక్ మీ కాగితాలను ఒక కార్యాలయం నుండి మరొక కార్యాలయానికి తీసుకెళ్లేవారు మీకు ఫోటోకాపీ పేపర్లు ఇస్తారు మీకు అవసరమైన కార్యాలయ సామాగ్రిని ఎవరైతే ఇస్తారో పడిపోయిన స్క్రూను ఎవరు ఫిక్స్ చేస్తారో మీకు తెలుసా కాబట్టి ప్రతి సంస్థలో మీకు సహాయక సిబ్బంది ఉన్నారు వారికి స్పష్టమైన ఉద్యోగ లక్షణాలు లేవు వారు తమకు సహాయం చేయమని చెప్పే చేతులు చెప్పినట్లు వారు చేస్తారు వారు లేకుండా సంస్థ నడవలేదు వీరు ఫ్రంట్లైన్ స్టాఫ్ ఉద్యోగులు మరియు ఉద్యోగాలు స్పష్టంగా పేర్కొనబడిన ఫ్రంట్లైన్ కార్మికులకు ఇచ్చే ప్రోత్సాహకాల ద్వారా వారు ప్రయోజనం పొందరు మనము జట్టు ప్రోత్సాహకాలను నిర్వహించినప్పుడు మనము సిబ్బంది అందరికీ చెప్తాము ఈ కార్యాలయం చాలా అందంగా పనిచేస్తోంది ఎందుకంటే ఈ కార్యాలయంలోని సహాయక సిబ్బంది వల్ల అందుకే వారికి ఆ విధంగా వారు చేసిన ప్రయత్నాలకు పరిహారం మొత్తంగా బహుమతి ఇవ్వవచ్చు కాని వారి ప్రయత్నాలు స్పష్టంగా కొలవలేని లేదా కనిపించని లేదా వారు అక్కడ లేనంత వరకు అవి ముఖ్యమైనవిగా కనిపించవు జట్టు ప్రోత్సాహకాల యొక్క ప్రతికూలతలు మొదటిది ఉద్యోగులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తే మేనేజ్మెంట్ రేట్లు లేదా ఉద్యోగులను తగ్గిస్తుందనే భయం ఉంది కాబట్టి ఒక పెద్ద ప్రతికూలత ఏమిటంటే మీరు జట్టును ప్రోత్సహించడం ప్రారంభించినప్పుడు మీకు తెలుస్తుంది అప్పుడు మీరు ప్రోత్సాహకాలను ఇవ్వడానికి బదులుగా ఎక్కువ ఉత్పత్తి చేస్తే మేనేజ్మెంట్ వారి జీతాలను తగ్గించవచ్చని ప్రజలు భావిస్తారు జట్ల మధ్య పోటీ ఉంది అధికంగా ఉత్పత్తి చేసే బృందం మళ్లీ మళ్లీ ప్రోత్సాహకాలను పొందుతుంది కాబట్టి మీరు మా పనిలో పెడుతున్న డబ్బును భర్తీ చేయడానికి మీరు మాకు చాలా ప్రయోజనం ఇస్తున్నారో మీరు మాకు ఇస్తున్నదానికి భర్తీ చేయడానికి మూల వేతనం తగ్గించబడవచ్చు అని ప్రజలు భావిస్తారు జట్ల మధ్య పోటీ ఉండవచ్చు ఒక జట్టు న్యాయమైన లేదా అన్యాయమైన మార్గాల ద్వారా మరొక జట్టును అధిగమించడానికి ప్రయత్నించవచ్చు న్యాయంగా ఐతే ఇది సంస్థకు సహాయపడుతుంది కానీ పోటీ అన్యాయంగా మారినప్పుడు అది సంస్థకు సమస్యగా మారుతుంది మరియు జట్టు యొక్క అవుట్పుట్ కు కార్మికులు వారి వ్యక్తిగత కాంట్రిబ్యూషన్ చూడలేకపోవడం ప్రజలు ఏమి చేస్తున్నారో మరియు అది జట్టుకు ఎలా సహాయపడుతుందో మధ్య ఉన్న సంబంధాన్ని ప్రజలు చూడకపోతే వారు చేస్తున్న పనిని కొనసాగించడానికి వారు అంతగా ప్రేరేపించబడరు కాబట్టి ఇందులో అతిపెద్ద ప్రతికూలత ఏమిటంటే జట్టుకు ప్రయోజనం లభించడం ప్రతి జట్టులో మీరు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తులను కలిగి ఉండవచ్చు మరియు మీరు ఉచిత రైడర్స్ కష్టపడి పనిచేయని వ్యక్తులను కలిగి ఉండవచ్చు కానీ ఆ జట్టుకు ఇవ్వబడిన ప్రయోజనాలను తీసుకోండి మరియు అది మెరుగుపరచవచ్చు కేవలం జట్టుకు మాత్రమే ప్రోత్సాహకాలను ఇస్తే కానీ వ్యక్తిగత ప్రోత్సాహకాలు ఇస్తే కాదు ఇప్పుడు మనకు సంస్థ వ్యాప్తంగా ప్రోత్సాహకాలు ఉన్నాయి సంస్థ వ్యాప్త ప్రోత్సాహకాలు ఉద్యోగులందరికీ వారి అవుట్పుట్ తో సంబంధం లేకుండా వారు పెట్టిన పనితో సంబంధం లేకుండా వారు సంస్థకు ఎంత వ్యక్తిగత సహకారం లేదా జట్టు సహకారం అందిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ఇచ్చే ప్రోత్సాహకాలను సూచిస్తుంది కాబట్టి సంస్థ లాభం పొందినట్లయితే ఫ్రంట్లైన్ కార్మికుల నుండి CEO వరకు ప్రతి ఒక్కరూ మొత్తం విలువ లో భాగాన్ని పొందుతారు మరియు రూపకంగా మాట్లాడుతారు కాబట్టి సంస్థ మరింత ఉత్పాదకత సాధించడానికి ప్రోత్సహించే మార్గం లాభం పంచుకోవడం ద్వారా ఇది చేయవచ్చు లాభం పంచుకోవడం అనేది ఒక సిస్టమ్ దీనిలో వార్షిక లాభంలో ఒక శాతం ఉద్యోగులకు ఏటా పంపిణీ చేయబడుతుంది కాబట్టి ఉదాహరణకు మీరు లాభం పరంగా సంవత్సరంలో 100 కోట్లు ఐతే 100 కోట్లు అంటే నేను అనుకుంటున్నాను 10 కాదు 1000 మిలియన్లు మార్పిడి రేట్ల గురించి నాకు ఖచ్చితంగా తెలియదు ఏమైనప్పటికీ 100 కోట్ల రూపాయలు కాబట్టి నేను 50 కోట్లు ఉంచుతాను మిగిలిన 50 కోట్లు సంస్థలో తమ వాటాను బట్టి ఉద్యోగులకు పంపిణీ చేయబడుతుందని మీరు అంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరికీ లాభంలో ఒక శాతం ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి మీరు కార్మికుల మధ్య పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్న 50 కోట్ల లాభంలో కొంత భాగాన్ని పొందుతారని మీకు తెలుసు మీ వల్లే సంస్థ ఎక్కువ ఉత్పత్తి చేసిందని మీరు భావిస్తారు మరియు ప్రతిదీ సాధారణంగా నలుపు మరియు తెలుపు రంగులో ఉంచబడాలి లాభం పంచుకోవడం అనేది ఉత్పాదకత ఆధారితమైనది ఇది చాలా తరచుగా చెల్లించబడుతుంది మరియు ఇది త్రైమాసిక లేదా సెమీ వార్షికంగా చెల్లించబడుతుంది త్రైమాసిక అంటే ప్రతి 3 నెలల తరువాత లేదా సెమీ వార్షిక అంటే సెమీ అంటే సగం వార్షిక అంటే సంవత్సరం కాబట్టి సగం వార్షికం ప్రవర్తన మార్పుకు దారితీసే భాగస్వామ్య నిర్వహణ మరియు సహకారం ద్వారా ఇది ప్రోత్సహించబడుతుంది మరియు మీరు ఈ అభ్యాసము చేయాలనుకుంటున్నాను మీరు మీ ఇంటర్నెట్ కు తిరిగి వెళ్లి ప్రాఫిట్ షేరింగ్ మరియు గేయిన్ షేరింగ్ మధ్య తేడాలను మీరు గుర్తించాలని నేను కోరుకుంటున్నాను మరియు దయచేసి మీ ప్రతిస్పందనలను ఫోరమ్లో పోస్ట్ చేయడానికి సంకోచించకండి ఇది మూల్యాంకన అభ్యాసము కాదు ఈ కోర్సుపై చాలా ఆసక్తి ఉన్నవారి యొక్క సృజనాత్మక రసాలను పొందడం ఇది మీరు మరింత ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను మరియు నేను మీకు కొంత సమాచారం ఇచ్చాను మీరు ఎంతవరకు త్రవ్వగలరో చూద్దాం మరియు ఫోరమ్లోని మీ ప్రశ్నలకు నేను జవాబు ఇస్తాను సంస్థ యొక్క ప్రోత్సాహక రకాలలోని ప్రాఫిట్ షేరింగ్ మరియు గేయిన్ షేరింగ్ మధ్య తేడాలను ప్రయత్నించండి మరియు పట్టిక పెట్టండి మరియు మీరు ఏమి చేస్తున్నారో చూద్దాం ఉద్యోగుల స్టాక్ యాజమాన్య ప్రణాళికలు ప్రజలకు సంస్థాగత ప్రోత్సాహకాలను ఇచ్చే మరొక మార్గం ఉద్యోగుల స్టాక్ యాజమాన్య ప్రణాళికలకు కారణాలు విలీనాలు మరియు సముపార్జనలు ఇది అప్పు తీసుకోవటానికి ఖరీదైన మార్గం ఇది ఉద్యోగుల యాజమాన్యంపై నమ్మకాన్ని పెంచుతుంది ఉద్యోగులు తమకు సంస్థలో వాటా ఉందని భావిస్తారు మరియు ఇది ఉద్యోగుల యాజమాన్యం యొక్క భావనను పెంచుతుంది మరియు ఇది ఉద్యోగులకు అదనపు ప్రయోజనాన్ని కూడా ఇస్తుంది ఉద్యోగుల స్టాక్ యాజమాన్య కార్యక్రమాల విజయానికి షరతులు సంస్థ ఈ ప్రణాళికకు పెద్ద మొత్తంలో అందించేవి కాబట్టి ఉద్యోగి స్టాక్ యాజమాన్య ప్రణాళిక సంస్థ నుండి గణనీయమైన సహకారాన్ని కలిగి ఉంటుంది ఇది ఉద్యోగి యాజమాన్యానికి నిర్వహణ యొక్క నిబద్ధతను కూడా కలిగి ఉంటుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే ఉద్యోగులు సంస్థ యాజమాన్యం లో భాగం గా ఉండబోతున్నారని లేకపోతే ఈ ప్రణాళిక విజయవంతం కాదని మేనేజ్మెంట్ కు నమ్మకం ఉంది సంస్థ యొక్క నిర్ణయాత్మక ప్రక్రియలలో ఉద్యోగులను చేర్చడం కూడా అవసరం వారు యాజమాన్యం లో భాగం గా ఉండబోతున్నట్లయితే మరియు సంస్థ యొక్క ప్రధాన నిర్ణయాలలో సంస్థ ఎలా పనిచేస్తుందో వారు తప్పక చెప్పాలి కమ్యూనికేషన్లో పారదర్శకత ఉండాలి మరియు ముఖ్యంగా ఉద్యోగులను ప్రోత్సహించడం కోసం రూపొందించిన ప్రణాళికలు ఉద్యోగుల కేంద్రీకృతం గా ఉండాలి సంస్థ కేంద్రీకృతం గా కాదు వారిచే తీసుకురాబడిన ఉద్యోగులకు నిజమైన ప్రయోజనం పొందగలగాలి పనితీరు వ్యవస్థల కోసం చెల్లించడం మనము పనితీరు వ్యవస్థల కోసం చెల్లింపును రూపకల్పన చేసేటప్పుడు కొన్ని ఊహలు వ్యక్తిగత ఉద్యోగులు మరియు పని బృందాలు వారు చేసే పనిలో మాత్రమే కాకుండా వారు ఎంత బాగా చేస్తారు అనే విషయంలో కూడా సంస్థకు ఎంతవరకు సహకరిస్తారనే దానిపై తేడా ఉంటుంది కాబట్టి మనము పనితీరు కోసం చెల్లింపు గురించి మాట్లాడేటప్పుడు మనము కొన్ని ఊహలను చేస్తాము రెండవది ఏమిటంటే సంస్థల మొత్తం పనితీరు సంస్థలోని వ్యక్తులు మరియు సమూహాల పనితీరుపై పెద్ద స్థాయిలో ఆధారపడి ఉంటుంది ఉద్యోగులు వారి ఉద్యోగాలలో ఏమి చేస్తున్నారో దాని ఫలితం సంస్థ యొక్క పనితీరు మరియు బాగా పనిచేసే వారిని నిలుపుకోవటానికి ప్రేరేపించడానికి మరియు ఉద్యోగులందరికీ న్యాయంగా ఉండటానికి ఒక సంస్థ వారి సాపేక్ష పనితీరు ఆధారంగా ఉద్యోగులకు ప్రతిఫలమివ్వాలి ప్రతి ఒక్కరికీ ఒకే ప్రయోజనం ఇవ్వలేము భిన్నంగా పనిచేసే వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు ప్రయోజనాలు ఇవ్వాలి కాబట్టి వారు చేసే పనిని బట్టి సరే పనితీరు వ్యవస్థల చెల్లింపు లో కొన్ని సవాళ్లు 'మీకు చెల్లించేదానికి మాత్రమే చేయండి' వ్యవస్థలో భాగమైన ఉద్యోగులు తాము చేసిన దానికి మాత్రమే లభిస్తుందని వారు భావిస్తారు వారు చేసే పనులకు మాత్రమే వారు జీతం పొందుతారు కాబట్టి వారు విధి యొక్క పిలుపుకు మించి మరియు అంతకు మించి వెళ్ళని వ్యవస్థ నుండి వారు కోరుకున్నదాన్ని పొందడానికి మాత్రమే చేస్తారు వ్యవస్థ నుండి మరింత పొందటానికి అనైతిక ప్రవర్తనలు సహకార స్ఫూర్తిపై ప్రతికూల ప్రభావాలు దురదృష్టవశాత్తు పనితీరు వ్యవస్థల కోసం చెల్లించడం పోటీని పెంచుతుంది సహకారం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మొత్తం విలువలో ఆ భాగం కోసం పోరాడుతున్నారు అది బాగా ప్రదర్శించిన వారికి ఇవ్వబడుతుంది కాబట్టి ప్రజలు కొన్నిసార్లు ఒకరినొకరు తగ్గించుకుంటారు నియంత్రణ లేకపోవడం ఉంది నా ఉద్దేశ్యం ఏమిటంటే మీకు పని చేసే కొంతమంది వ్యక్తులు రోజులో 20 గంటలు చేస్తారు మరియు కొన్నిసార్లు ఇది చేయి దాటవచ్చు విధి యొక్క పిలుపుకు మించి మరియు అంతకు మించి పనిచేసే వ్యక్తులను మీరు ఎంతగా ప్రోత్సహించవచ్చో మీరు ఎంత ప్లాన్ చేస్తారు అనేది మీకు తెలుసు పనితీరును కొలవడంలో ఇబ్బందులు ప్రతిదీ నలుపు మరియు తెలుపు రంగులో ఉంచకపోతే తప్ప పనితీరును కొలవగలిగేలా చేయడానికి సంఖ్యను ఇవ్వడానికి పనితీరును లెక్కించడం చాలా కష్టం అవుతుంది ముందస్తు అనుభవం ఆధారంగా అంచనాల సమితి అయిన మానసిక ఒప్పందాలు కాబట్టి మనము ఒక మానసిక ఒప్పందం గురించి మాట్లాడేటప్పుడు సరే అని మీకు అనిపిస్తుంది ఒక వ్యక్తి ఎక్కువ పనితీరు కనబరిచినట్లయితే ఆ వ్యక్తి ప్రతికూల పరిస్థితులలో కూడా అధిక పనితీరును కొనసాగిస్తాడు మరియు మనం వారి గత పనితీరు ఆధారంగా వ్యక్తుల గురించి అంచనాల సమితిని రూపొందిస్తాము ఇది మనకు హార్న్స్ అండ్ హాలో ప్రభావం కాదని మీకు తెలుసు ఇది మనము సెట్ చేసిన అంచనాలు అదే ఇవ్వడం మరియు తీసుకోవడం అని మీకు తెలుసు అప్పుడు మనము కాంట్రాక్ట్ గురించి మాట్లాడుదాము అది ఇవ్వడం మరియు తీసుకోవడం మీరు ఇంతకు ముందు చేసిన దాని ఆధారంగా మీరు సంస్థలో ఒక భాగం మీరు దీన్ని చాలా చేయాలని నేను ఆశిస్తున్నాను మరియు అది ఉద్యోగి మరియు సంస్థ మధ్య ఏర్పడిన మానసిక ఒప్పందం పనితీరుకి చెల్లించడం గురించి మనము మాట్లాడేటప్పుడు ఉద్యోగి నేను చాలా చేస్తున్నాను అని చెప్పారు కాబట్టి సంస్థ దానికి బదులుగా నాకు ఇస్తుందని నేను ఆశిస్తున్నాను విశ్వసనీయత అంతరం మళ్ళీ సవాలుగా మారుతుంది తగినంత విశ్వసనీయత ఉన్నవారిని లేనివారిని మీరు ఎలా నిర్ణయిస్తారు ఈ ఒత్తిడిలో బాగా పని చేయలేకపోతున్న ఉద్యోగుల విశ్వసనీయతను మీరు ఎలా స్థాపిస్తారు కాని సంస్థకు వారు ఎక్కువ కట్టుబడి ఉండవచ్చు పనితీరు వ్యవస్థలకు పనితీరు చెల్లింపు ఫలితంగా ఉద్యోగ అసంతృప్తి మరియు ఒత్తిడి నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు నిరంతరం గన్ కింద చాలా ఎక్కువ పనితీరు కనబరచాలంటే మీరు చాలా ఒత్తిడికి లోనవుతున్న అనుభూతి చెందవచ్చు మీరు మీ ఉద్యోగంలో అసంతృప్తి చెందవచ్చు మనమందరం మనుషులం మరియు మనమందరం ఎంత దూరం పరిగెత్తగలమో దానికి పరిమిత సామర్థ్యం ఉంది మనం ఆగి విశ్రాంతి తీసుకోవాలి మరియు కొంతమంది ఇతరులకన్నా ఎక్కువ కాలం పాటు పరిగెత్తగలరు మరియు వివిధ కారణాల వల్ల దీన్ని చేయలేకపోతున్న వ్యక్తులు దీని గురించి అసౌకర్యంగా భావిస్తారు మీరు బాగా చేయాలనుకుంటున్న అంతర్గత డ్రైవ్ ల యొక్క సంభావ్య తగ్గింపు మరియు అంతర్గత డ్రైవ్ బాగా చేయాలి ఎందుకంటే మీరు బాగా చేయాలనుకుంటున్నారు ఇది అన్ని బాహ్య ప్రేరణల తర్వాత బయట ఏదో మీకు తెలుసు ఇది మీ ముందు వేలాడుతున్న క్యారెట్ మరియు మీరు ఆ క్యారెట్ వెనుక పరుగెడతారు మరియు మీరు చేయలేనని చెప్తే మీరు ఎంత పని చేస్తున్నారో దానికి మాత్రమే మీకు లభిస్తుంది మరియు అంతకన్నా ఎక్కువ కాదు తక్కువ కాదు కాబట్టి మనమందరం మనుషులం మనం యంత్రాలు కాదు మనము ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఫిలాసఫీ ద్వారా నిజంగా పరిపాలించబడము చాలా సందర్భాలలో మనం యంత్రాల మాదిరిగా ఉండటానికి ప్రయత్నిస్తాం మీకు తెలుసు కానీ చివరిలో కొన్ని రోజులలో మనము యంత్రాలు కాదు ఇతర రోజులలో కన్నా మన ఉత్పాదకత చాలా ఎక్కువగా ఉంటుంది అది అంత ఎక్కువగా ఉండకపోవచ్చు సగటుగా చూస్తున్నాము జీతాల యొక్క మొత్తం భావన ఒక వ్యక్తి ఆశించిన ఉత్పత్తి లేదా వాస్తవ ఉత్పత్తి యొక్క సగటులపై దృష్టి పెడుతుంది మరియు కనుక ఇది కాదు కాబట్టి ఒక రోజు మీరు 20 గంటలు పని చేస్తారు మరియు మీకు ఇది చాలా ఎక్కువ అవుతుంది మరియు మరొక రోజు మీరు 5 గంటలు కూడా పని చేయలేరు మరియు మీరు కొంచమే పొందుతారు తద్వారా మీరు అసమతుల్యతను సృష్టిస్తారని మీకు తెలుసా అంటే దాని అర్దం అది మీరు ప్రదర్శించడానికి మీపై శాశ్వతంగా ఒత్తిడి సృష్టిస్తుంది అందువల్ల ఇది బాహ్యంగా నడపబడుతోంది మీకు చెల్లించాలనుకున్నది మాత్రమే మీకు లభిస్తుందని కానీ మీరు చేయాలనుకున్న దానికి కాదు అని మీకు తెలుసు అంతర్గత ఈక్విటీ ని సాధించడానికి ఉద్యోగ ఆధారిత పరిహార ప్రణాళికలను రూపొందించడంలో కొన్ని దశలు ఉద్యోగ మూల్యాంకనం ఉంది ఇది ప్రతి ఉద్యోగం సంస్థకు ఎంత ముఖ్యమో హేతుబద్ధమైన మరియు క్రమబద్ధమైన తీర్పును నిరూపించడానికి ఉద్దేశించిన ప్రక్రియ మనం మునుపటి ఉపన్యాసంలో ఈక్విటీ గురించి మాట్లాడాము కానీ మీరు ఈ ఈక్విటీ ని ఎలా సాధిస్తారు ఉద్యోగాన్ని అంచనా వేయడానికి మొదట మీరు ఉద్యోగ విశ్లేషణను నిర్వహిస్తారు మీరు వివరణలు వ్రాస్తారు ఉద్యోగ లక్షణాలు ను నిర్ణయిస్తారు ఆపై పరిహార కారకాలను ఉపయోగించి ముందుగా నిర్ణయించిన సిస్టంను ఉపయోగించి మీరు అన్ని ఉద్యోగాల విలువను రేట్ చేస్తారు ఆపై మీరు పైన పేర్కొన్న దాని ఆధారంగా ఉద్యోగ శ్రేణిని వర్గీకరించండి అప్పుడు మీరు ర్యాంకింగ్ వ్యవస్థను ఉపయోగించి గ్రేడ్ స్థాయిల వారీగా ఉద్యోగాలను వర్గీకరిస్తారు అంటే పాయింట్ సిస్టమ్ ను ఉపయోగించకుండా గ్రేడ్ లు గా ఉద్యోగాలను క్రమబద్ధీకరించడం లేదా మీరు కారకాల పోలికను ఉపయోగించవచ్చు పాలసీ క్యాప్చరింగ్ పాలసీ క్యాప్చరింగ్ అంటే గణిత విశ్లేషణను ఉపయోగించి సంస్థ యొక్క ప్రస్తుత పద్ధతుల ఆధారంగా ప్రతి ఉద్యోగం యొక్క సాపేక్ష విలువను అంచనా వేయడం కాబట్టి మీరు ప్రతి ఉద్యోగాన్ని అంచనా వేస్తారు మరియు మీరు ప్రతి ఉద్యోగ అంచనాలో అంతర్గత ఈక్విటీ అంతర్గత సారూప్యతను సృష్టిస్తారు ఆపై ఉద్యోగ ఆధారిత పరిహార ప్రణాళికల్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఉద్యోగ ఆధారిత పరిహార ప్రణాళికలు వ్యాపారం యొక్క స్వభావం మరియు దాని ప్రత్యేక సమస్యలను పరిగణనలోకి తీసుకోవు కాబట్టి అవి సబ్జెక్టివ్ గా మరియు ఏకపక్షంగా ఉండవచ్చు అవి కొత్త పరిణామాలతో ఉద్యోగాలు మరింత విస్తృతంగా నిర్వచించబడ్డాయి మరియు సాధారణీకరించ బడ్డాయి కాబట్టి ఉద్యోగాల సాపేక్ష ప్రాముఖ్యతను అంచనా వేయడం కష్టం మరొక ఉద్యోగం తో పోలిస్తే ఏ ఉద్యోగాలు ముఖ్యమో మీరు ఎలా నిర్ణయిస్తారు అవి బ్యూరోక్రాటిక్ మెకానిస్టిక్ గా మరియు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి కాబట్టి వేరియబుల్ పే అనే భావనను అమలు చేయడం కష్టం మరియు ఆర్థిక వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా ఉండటం కూడా కష్టమవుతుంది ఆర్థిక వ్యవస్థలో మార్పులు ఉద్యోగాలు లేదా ఉద్యోగాల విలువ ఎలా గ్రహించబడతాయో తేడాలకు దారితీస్తుంది మార్కెట్ సర్వేల నుండి పొందిన వేతన మరియు జీతం డేటా ఖచ్చితమైనది కాదు కాబట్టి ఎవరు దేనికి ఎంత చెల్లిస్తున్నారో మీకు ఎలా తెలుసు ఏ సంస్థ తన ఉద్యోగులకు ఎన్నిసార్లు ఎంత చెల్లిస్తుందో ఈ విషయాలు వెల్లడించలేదు మరియు సెకండరీ సమాచారం నమ్మదగినది కాదు కాబట్టి మీరు ఉద్యోగ ఆధారిత పరిహారం గురించి మాట్లాడేటప్పుడు మీరు మీ ఉద్యోగులకు ఎంత చెల్లించాలో నిర్ణయించడం చాలా కష్టం అవుతుంది సాపేక్ష విలువ ను నిర్ణయించడం చాలా కష్టం అవుతుంది ఉద్యోగుల ఈక్విటీ యొక్క అవగాహన యజమానుల ఈక్విటీ యొక్క అవగాహన కంటే ఎక్కువ గా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రణాళికలు ఉద్యోగుల స్నేహపూర్వకంగా లేవు ఉద్యోగి ఆమె లేదా అతడు తో న్యాయం గా వ్యవహరిస్తున్నారని భావిస్తే ఉద్యోగి మరింత కష్టపడతారు మనము ఉద్యోగ ఆధారిత పరిహార ప్రణాళికలను అమలు చేసినప్పుడు ఉద్యోగులుకు ఎంత చెల్లించబడుతుంది అనే దాని గురించి మనం మాట్లాడటం లేదు సంస్థ దీనిని నిర్ణయిస్తుంది మరియు అది సమస్య కావచ్చు బహిరంగ మార్కెట్లో పని కోసం పోటీపడే ఫ్రీలాన్సర్లకు నాలెడ్జ్ వర్కర్స్ ఐన అధ్యాపకులు మరియు పరిశోధకులు కు మరియు సృజనాత్మక మల్టీ టాస్కర్లు అయిన వారికి ఇది సౌకర్యంగా ఉండదు ఈ ప్లాన్స్ కొలవగల ఉద్యోగాలకు మరింత అనుకూలంగా ఉంటాయి కొలవగల ఉత్పాదనలు పునరావృతమయ్యేవి చాలా స్పష్టంగా నిర్వచించిన సరిహద్దులను కలిగి ఉంటాయి ప్రాక్టీస్ కోసం కొన్ని సూచనలు ఉద్యోగి ఆధారిత పరిహార ప్రణాళికను అమలు చేయడానికి మీరు నిజంగా ప్రణాళికలు వేస్తుంటే ఈ ప్రణాళికలను ఎలా అమలు చేయాలనే దానిపై మీకు సూచనలు ఇవ్వడానికి ఉద్యోగులకు మీకు తెలిసిన ఉద్యోగుల ఇన్పుట్ గురించి విధాన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు వ్యూహాత్మకంగా ఆలోచించాలి ప్రతి ఉద్యోగం యొక్క బాధ్యతల పరిధి విస్తరించేటప్పుడు వేతన పరిధిని పెంచండి కాబట్టి మీరు పరిధిని లేదా బాధ్యతల పరిధిని పెంచినప్పుడు వేర్వేరు ఉద్యోగాల కోసం వేర్వేరు వ్యక్తులకు ఇచ్చే వేతన పరిధిని మెరుగుపరచండి జాబ్ బ్యాండింగ్ కోసం సూచనలు మీరు వేర్వేరు బ్యాండ్లలో వేర్వేరు వర్గాలలో ఉంచిన ఉద్యోగాలను ఎలా బ్యాండ్ చేస్తారు ఉద్యోగ మూల్యాంకన వ్యవస్థ ఏమి చేయాలో అది చేస్తుందని నిర్ధారించడానికి క్రమానుగతంగా గణాంక ఆధారాలను పరిశీలించండి నాలెడ్జ్ వర్కర్స్ అని పిలవబడే ఉద్యోగుల చెల్లింపు విధానాల నిష్పత్తిని విస్తరించండి ఇది సంస్థ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు వారు కొనసాగించే చెల్లింపు బాహ్య అవకాశాల రకాలను తెలుపుతుంది వివిధ రకాలైన లాడేర్స్ కోసం ద్వంద్వ కెరీర్ లాడేర్స్ ను వేర్వేరు రకాల ఉద్యోగుల కోసం ఏర్పాటు చేయండి కాబట్టి నిర్వహణ ర్యాంకుల్లోకి లేదా సంస్థాగత సోపానక్రమంలోకి వెళ్లడం అనేది వేతనంలో గణనీయమైన పెరుగుదలను సాధించడానికి ఏకైక మార్గం కాదు కాబట్టి ఒకే సమయంలో అనేక పనులు చేయగల వ్యక్తులు ఉండవచ్చు మరియు డ్యూయల్ కెరీర్ లాడర్స్ కలిగి ఉండటం వలన అటువంటి ఉద్యోగులు వ్యవస్థలో పైకి ఎదగడానికి సహాయపడతాయి మరియు ఇప్పటికీ ప్రేరణ అనుభూతి చెందుతారు పనితీరు వ్యవస్థల చెల్లింపు యొక్క సవాళ్లను మీరు ఎలా ఎదుర్కొంటారు మీరు చెల్లింపు మరియు పనితీరును తగిన విధంగా లింక్ చేయవచ్చు పీస్ రేట్ సిస్టం అంటే ఉత్పత్తి చేయబడిన యూనిట్కు కార్మికులకు చెల్లించే వ్యవస్థను సూచిస్తుంది కాబట్టి ఉత్పత్తి చేయబడిన వస్తువు లేదా సేవ యొక్క ప్రతి యూనిట్ కి కార్మికులకు విడిగా చెల్లించబడుతుంది విస్తృత మానవ వనరుల నిర్వహణ వ్యవస్థలో భాగంగా మీరు పనితీరు కోసం చెల్లింపును ఉపయోగించవచ్చు ఉద్యోగుల నమ్మకాన్ని మీరు పెంచవచ్చు పనితీరు వ్యత్యాసం చూపిస్తుంది అనే నమ్మకాన్ని మీరు ప్రోత్సహించవచ్చు కాబట్టి పనితీరును విలువైనదిగా చేసుకోండి పనితీరు కోసం వాటిని అంచనా వేయడం సహాయకరంగా ఉంటుందని ఉద్యోగులు అర్థం చేసుకోవడానికి ఉద్యోగులకు సహాయపడండి బహుమతుల యొక్క బహుళ లేయర్స్ ను ఉపయోగించండి మీరు ఉద్యోగుల ప్రమేయాన్ని పెంచుకోవచ్చు పనితీరు వ్యవస్థలకు చెల్లించాల్సిన అవసరం నైతికంగా వ్యవహరించడం యొక్క ప్రాముఖ్యతను మీరు నొక్కిచెప్పవచ్చు ఇది సాధారణంగా చాలా అనైతిక పద్ధతులకు తలుపులు తెరిచినట్టు ఉద్యోగులు వీలైనంతవరకూ నైతికంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే నమ్మకాన్ని నిరంతరం బలోపేతం చేయడానికి ఇది సహాయపడుతుంది వారు చేసే పనిలో నిమగ్నమై ఉండటానికి ప్రేరణ మరియు ఆర్థికేతర ప్రోత్సాహకాలను ఉపయోగించండి పనితీరు ప్రణాళికల కోసం కొన్ని రకాల చెల్లింపులు మీకు వ్యక్తిగత ఆధారిత ప్రణాళికలు ఉన్నాయి ఇది మెరిట్ పే మనము దీనిని ఇంతకుముందు చర్చించాము సాధారణంగా సంవత్సరానికి ఒకసారి ఇచ్చే బేస్ పేలో పెరుగుదల ఉంటుంది మీరు బోనస్ ప్రోగ్రామ్లను కలిగి ఉండవచ్చు మొత్తంగా ఒక సారి మీకు చెల్లింపులు లభిస్తాయి ఇవి పరిగణింపబడే బహుమతులు కాబట్టి మనము మెరిట్ ఆధారిత వ్యవస్థల గురించి చర్చించాము నేను చాలా త్వరగా దాని ద్వారా మరోసారి వెళ్తాను ఏమైనప్పటికీ నాకు సమయం ఉందని నేను అనుకోను కాబట్టి నేను ఈ స్లైడ్లను మీతో పంచుకుంటాను ప్లాంట్ యొక్క ప్రణాళికలు మనం చర్చించలేదు ప్లాంట్ విస్తృత ప్రణాళికలు మొత్తం ప్లాంట్ లేదా యూనిట్ పనితీరు ఆధారంగా ప్లాంట్ లేదా బిజినెస్ యూనిట్లోని కార్మికులందరికీ రివార్డ్ ఇస్తాయి ప్లాంట్ వైడ్ ప్లాన్స్ యొక్క ప్రయోజనాలు ఉత్పాదకత సామర్థ్యం మరియు నిబద్ధత ప్రతికూలతలు ఎంటి అంటే తక్కువ పనితీరు కనబరిచే వారి యొక్క రక్షణ ప్లాంట్ వైడ్ ప్రణాళికలకు అనుకూలంగా ఉండే కొన్ని పరిస్థితులు సంస్థ పరిమాణం సాంకేతికత చారిత్రక పనితీరు మరియు కార్పొరేట్ సంస్కృతి మరియు వస్తువు మార్కెట్ యొక్క స్థిరత్వం కార్పొరేట్ విస్తృత ప్రణాళికలు మొత్తం కార్పొరేషన్ పనితీరు ఆధారంగా ఎక్కడైతే ఉద్యోగులకు మీకు రివార్డ్ చేస్తారో వాటి యొక్క ప్రణాళికలు ఉదాహరణకు లాభం పంచుకోవడం ఉద్యోగుల స్టాక్ యాజమాన్యం ప్రణాళికలు మొదలైనవి కార్పొరేట్ విస్తృత ప్రణాళికల యొక్క ప్రయోజనాలు సంస్థ పెరుగుదలలో ఆర్థిక వశ్యత ఉద్యోగుల నిబద్ధత పన్ను ప్రయోజనాలు కార్పొరేట్ విస్తృత ప్రణాళికల యొక్క ప్రతికూలతలు ESOP లలో స్థూల ఆర్థిక శక్తులకు అధిక బహిర్గతం కావచ్చు ఉత్పాదకతపై పెద్ద ప్రభావం ఉండవచ్చు మరియు దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు కాబట్టి ఉద్యోగులు గణనీయమైన ప్రమాదంలో ఉండవచ్చు కార్పొరేట్ విస్తృత ప్రణాళికలకు అనుకూలంగా ఉండే కొన్ని షరతులు సంస్థ యొక్క పరిమాణం వ్యాపారం యొక్క వివిధ భాగాలు పరస్పర ఆధారపడటం మార్కెట్ పరిస్థితులు మరియు ఇతర ప్రోత్సాహకాల ఉనికి ఉండవచ్చు మరియు ఈ ఉపన్యాసానికి సంబంధించినంతవరకు నేను ఆగిపోతాను s నేను ఈ స్లైడ్లను మీతో పంచుకుంటాను మరియు అవి చాలా స్వీయ వివరణాత్మకమైనవి కాబట్టి అవి పనితీరు వ్యవస్థల కోసం వ్యక్తిగత చెల్లింపు యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలను చర్చిస్తారు మరియు పనితీరు చెల్లింపుల కు ప్రణాళికలు మరియు అవి చాలా స్వీయ వివరణాత్మకమైనవి ఫోరమ్sలోని ఈ సమాచారం గురించి నన్ను సంప్రదించడానికి మీకు స్వాగతం ఉంది మరియు దీనికి సంబంధించి నేను మీకు ప్రతిస్పందిస్తాను కానీ నా మాట విన్నందుకు చాలా ధన్యవాదాలు మరియు మనము తరువాతి ఉపన్యాసంలో మానవ వనరుల నిర్వహణలో మరికొన్ని అభ్యాసాలతో కొనసాగుతాము ధన్యవాదాలు